3 వ వారం 3 వ మాడ్యూల్కు స్వాగతం ఈ రోజు మనం చేతుల కదలికతో పాటు వేళ్ళతో సంబంధం ఉన్న వ్యాఖ్యానాలను పరిశీలిస్తాము అవి మన దైనందిన జీవితంలో సర్వవ్యాప్తయంగా సంజ్ఞలు ఉండవచ్చు వీటిని మనం ఉద్దేశపూర్వకంగా ఒక నిర్దిష్ట భావోద్వేగాన్ని లేదా భావనను చూపరులకు తెలియజేయడానికి ఉపయోగించవచ్చు మా దగ్గరికి రావాలని సూచించే వ్యక్తిని పిలవడానికి ప్రయత్నించినప్పుడు లేదా ఎవరైనా వేచి ఉండమని అడిగినప్పుడు లేదా ఎవరైనా వెళ్ళమని అడిగినప్పుడు ఇవి చాలా సాధారణమైన చేతి సంజ్ఞలు ఈ చేతి కదలికలు సామాజిక పనితీరును నిర్వహిస్తాయి అదే సమయంలో మన శరీర భాష యొక్క ఇతర అంశాల మాదిరిగానే ఉదాహరణకు మన ముఖ కవళికలు కళ్ళ ద్వారా మరియు మన నోటి ద్వారా ప్రతిబింబిస్తాయి మరియు ప్రత్యేకించి సాధారణ చేతి కదలికల యొక్క అనుబంధ ఉపయోగాలు కూడా ఉన్నాయని మనం తెలుసుకోవాలి కొన్ని దేశాలు మరియు కొన్ని సంస్కృతులు ఉన్నాయి ఇందులో చేతుల కదలికకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఒక విధంగా చేతి కదలికలు భాషలో విరామచిహ్న స్థానాన్ని పొందాయని మేము చెప్పగలం కొన్ని సందర్భాల్లో అవి ఏదైనా సంభాషణ కార్యక్రమంలో మలుపును నియంత్రిస్తాయి చేతితో మాట్లాడటం అని పిలవబడే వాటిలో ఇటాలియన్లు ప్రజలు ప్రముఖ వినియోగదారులు అని చెబుతారు ఎందుకంటే ఈ సంస్కృతులలో సాధారణంగా ప్రజలు ఎక్కువగా సంజ్ఞలతో ఉంటారు చేతులు మరియు ఇతర రకాల చేతి మరియు వేలు కదలికలతో సంజ్ఞ చేయడం ఇంగ్లాండ్ వంటి దేశంలో మరియు కొన్ని ఇతర దేశాలలో ఒక వ్యక్తి చేయి పైకెత్తితే అతను మాట్లాడటానికి వీలుగా ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వడం ఆచారం అదే సమయంలో దాదాపు అన్ని సంస్కృతులలో శ్రోతలు ప్రారంభించాలని భావిస్తారు తరచూ అసంకల్పితంగా రుద్ది విసిరేవారు కాలక్రమేణా ఒక వ్యక్తి అరచేతిని రుద్దే వేగం సానుకూలతను లేదా ప్రతికూలతను సూచించడానికి వచ్చింది నెమ్మదిగా అరచేయీ రుద్దడం చాలా జిత్తులమారి అందుకున్నాడు మరియు అందువల్ల అరచేతులను రుద్దడం ద్వారా దానిని దాటవేయాలనుకుంటున్నారు అదేవిధంగా అమ్మకందారులలో ఈ ఒప్పందం దాదాపుగా ఖరారైందని వారు భావించినప్పుడు ఈ రకమైన వేగంగా అరచేయీ రుద్దడం మేము కనుగొన్నాము

బహిరంగ అరచేతులు ముడిపడివున్న నిజాయితీ గురించి మన అవగాహనతో ముడిపడి ఉంది ఒక వ్యక్తి బహిరంగ అరచేతితో సంజ్ఞల ఉపయోగంలో తమను తాము శిక్షణ ఇచ్చే వ్యక్తులను కూడా మేము చూశాము సాధారణ అవగాహన ఏమిటంటే సంభాషణ సమయంలో మీరు ఒక అరచేతిని తెరిచినట్లుగా మరియు రెండు అరచేతులు తెరిచి ఉన్నట్లు మరియు పైవైపు మొగ్గు చూపగలిగితే ఇది సాధారణంగా నిజాయితీకి చిహ్నంగా పరిగణించబడుతుంది మరోవైపు ఈ సంజ్ఞను అభ్యసించగలిగే మరియు ఉద్దేశపూర్వక పద్ధతిలో ఉపయోగించగలిగే వ్యక్తులు తరచుగా ఇతరులను స్వీకరించడానికి ఈ సంజ్ఞను ఉపయోగిస్తారు తద్వారా వారు బహిరంగ అరచేతిలో అబద్ధం చెప్పగలుగుతారు మరియు ఈ అబద్ధాన్ని చాలా మంది ప్రజలు విశ్వసిస్తారు పామ్ డౌన్ సంజ్ఞ కూడా విశ్వాసాన్ని సూచిస్తుంది మరియు అదే సమయంలో ఈ పద్ధతిలో కొద్దిగా వంగి ఉంటే అది ఏకకాలంలో దృడత్వాన్ని కూడా తెలియజేస్తుంది ఒక దిగువ అరచేయీ కూడా ఈ రకమైన సంజ్ఞ వ్యక్తి అంగీకరించడానికి ఇష్టపడలేదని మరియు ఇప్పటికే అతని లేదా ఆమె మనస్సును నిర్ణయించుకున్నట్లు సూచిస్తుంది మనం ఈ అరచేతిని సంజ్ఞను కత్తిరించే చర్యతో కొన్ని ఇతర సానుకూల మరియు దృడమైన హావభావాలతో పాటు ఉపయోగించుకునేంత జాగ్రత్తగా లేకపోతే తరచుగా దూకుడుగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మేము కొంతమంది ప్రముఖుల అరచేతి మరియు చేతి కదలికల గురించి ఆసక్తికరమైన విశ్లేషణను కలిగి ఉన్నాము ఈ విశ్లేషణ మనకు అర్థం చేసుకోవడానికి మరింత సహాయపడుతుంది ఇక్కడ మీరు క్రిస్ ఎవాన్స్ తన అరచేతులను ఎలా బయటపెడతాడనే దానిపై శ్రద్ధ వహించండి మీరు మీ ఇంటికి వెళ్లారా అవును నా ఉద్దేశ్యం మీకు తెలుసు పెరుగుతోంది నేను చాలా సమయం గడుపుతాను కాబట్టి గమనించదగ్గ మొదటి విషయం ఏమిటంటే అతని అరచేయి తెరిచి ఉంది మరియు ప్రేక్షకులకు చూడటానికి అందుబాటులో ఉంది అతను దీన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కొంచెం స్వల్పభేదం ఇది కఠినమైన మరియు వేగవంతమైన నియమం కాదు కానీ మీరు అరచేతిని బయటకు మరియు క్రిందికి ఉంచితే ప్రజలు మీ అధికారాన్ని ఒక ఆదేశం ఇస్తున్నట్లు అర్థం చేసుకుంటారు మీరు మీ అరచేతిని విస్తరించి ఉంటే ప్రజలు మీ అభ్యర్థనగా దీన్ని చూస్తారు ఈ రెండు సందర్భాల్లో మీరు మీ అరచేతులను బహిర్గతం చేయడం మంచిది ఇది ప్రజలకు చూపించేది ఏమిటంటే మీకు దాచడానికి ఏమీ లేదు మీరు వారిని హాని చేయడానికి ప్రయత్నించడం లేదు అని ఇది చాలా సంస్కృతులలో నిజం కాబట్టి జెఫ్ తాకుతాడు అతను కదులుతున్నాడు అవును అతను కాబట్టి జోనా తన మణికట్టుతో ఏమి జరుగుతుందో చూడటానికి శ్రద్ధ వహించండి ఇది ఒక రకమైన సారహీనమైనదిగా ఉంటుంది కానీ మొదటిదానికి మొదటి చికిత్సకు రంగులు వేయడం మేము కాగితంపై వ్రాసిన మొదటి విషయం ఏమిటంటే పోలీసులు పోలీసు కెప్టెన్ మరియు అతను అవును అని చెప్పినప్పుడు అతని వేళ్ళతో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు అతను ఈ విచిత్రమైన ఆకారాన్ని కలిగి ఉన్నాడు ఎందుకంటే అతని వేలిలో నిజంగా కండరాల ఉద్రిక్తత లేదు అతను అవును అని చెప్పినప్పుడు నేను నా బాల్యం మరియు అతని మణికట్టు ఇక్కడ వెనుకకు వంగి ఉంది మళ్ళీ దాని ప్రదర్శన మీకు అరచేతులు కానీ మీ మణికట్టు వంగి ఉంటే మీరు నిజంగా మరింత సారహీనంగా కనిపిస్తారు ఇది చాలా బాగుంది శుక్రవారం నేను ప్రతి యెన్ డబ్ల్యూ ఏ అతన్ని విస్మరించాను ఇక్కడ అతను వాస్తవానికి కొంచెం మెరుగ్గా చేస్తాడు అతను తన మణికట్టులో కొంత ఉద్రిక్తతను కలిగి ఉంటాడు ప్రజలు కూర్చున్నప్పుడు లేదా కొన్నిసార్లు నిలబడినప్పుడు వారి చేతుల వేర్వేరు స్థానాల్లో పట్టుకొని ఉండడం మనం తరచుగా ఒక ప్రత్యేకమైన సంజ్ఞను చూస్తాము వారు చేతిని పట్టుకొని ఉపయోగించవచ్చు కొన్నిసార్లు ఇది విశ్వాసానికి సూచనగా పరిగణించబడుతుంది ఎందుకంటే ప్రజలు తమ చిరునవ్వుతో పాటు దీనిని ఉపయోగిస్తారని చాలా తరచుగా మనం కనుగొంటాము అయితే ఇది నిగ్రహంమైన రాజ సందర్శనలు మరియు బహిరంగ ప్రదర్శనలలో ఉన్నప్పుడు ఇది ఆమెకు ఇష్టమైన సంజ్ఞ మరియు సాధారణంగా ఆమె చేతులు ఆమె ఒడిలో ఉంచినట్లు మనం కనుగొంటాము చర్చల నిపుణులు నీరెన్బర్గ్ చేసిన పరిశోధనలు చర్చల సమయంలో ఉపయోగించినప్పుడు ఇది నిరాశ సంజ్ఞ అని తేలింది దీనిని ఉపయోగిస్తున్న వ్యక్తి ప్రతికూల సమాచారాన్ని దాచినట్లు లేదా ఆత్రుత వైఖరిని కలిగి ఉన్నట్లు ఇది సూచిస్తుంది ఇది ఒక వ్యక్తి అవతలి వ్యక్తిని ఒప్పించలేరని లేదా సంధిని పూర్తిగా కోల్పోతున్నారని భావించే వారు భావించే స్థానం పట్టుకున్న చేతులకు కలిసి ఉంటే ప్రతికూలత అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇద్దరి మధ్య అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి మనం తెలుసుకోవలసిన మరో అంశం మన వేళ్ళలోని పట్టు ద్వారా ప్రతిబింబించే ఉద్రిక్తత గురించి వేళ్లు చాలా గట్టిగా పట్టుకుంటే అది ఒక రకమైన ప్రతికూలతను అణచివేసిన కోపం లేదా ఆందోళనను సూచిస్తుంది ఇది ఇతర వ్యక్తి చూపించడానికి ఇష్టపడడు మరోవైపు చేతులు మాత్రమే వదులుగా ఉండి వేళ్లు అనవసరమైన ఒత్తిడిని ప్రదర్శించకపోతే అవతలి వ్యక్తిని ఒక నిర్దిష్ట దూరం వద్ద ఉంచడం సాధారణ మర్యాద అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇద్దరు ప్రజా వ్యక్తుల ద్వారా నేను ఈ అంశాన్ని హైలైట్ ఈ ఒకే ఛాయాచిత్రంలో శరీర భాష యొక్క మూడు ప్రతికూల అంశాలను సూచించాడు మరియు ఈ శరీర భాష మన అధికారిక పరిస్థితులలో వాడకూడనిది అతను ఎత్తైన స్థితిలో తన చేతులను పట్టుకున్నాడు అతను దాచలేకపోతున్న నిరాశ స్థాయిని మేము సూచిస్తున్నాము అతని చేయి కూడా క్రిందికి వంగి ఉంది మరియు అతని కళ్ళు కూడా క్రిందికి ఉన్నాయ మరియు ఈ వ్యాఖ్యానం నిరాశ యొక్క వ్యాఖ్యానానికి అనుగుణంగా ఉంటుంది ఇది చేతుల ఆధారంగా మనం అర్థం చేసుకోగలం మరొక కోణం ఏమిటంటే అతని నోరు కప్పబడి ఉంది ఇది తనకు మరియు ఇతర వ్యక్తుల మధ్య ఒక నిర్దిష్ట అవరోధాన్ని సృష్టించే కోరికను సూచిస్తుంది ఈ ప్రత్యేకమైన ఛాయాచిత్రాన్ని చూసే వ్యక్తులు మెద్వెదేవ్స్ అతని విశ్వాసం మరియు అతని సామర్థ్యాన్ని మరియు ఇతర వ్యక్తులతో పరస్పర చర్య మరియు సంభాషణను స్థాపించాలనే కోరికను సూచిస్తుంది ప్రజా ప్రతినిధులలో శరీర భాష చాలా ముఖ్యమైనది సమావేశాలలో పాల్గొనేటప్పుడు సాధారణ నిపుణుల కోసం సమూహ చర్చల తయారుచేసేటప్పుడు ముఖాముఖి వ్యాయామాలలో శరీర భాష యొక్క పాత్ర ముఖ్యమని మేము కనుగొన్నాము కొన్నిసార్లు చేతులు మధ్య స్థానంలో ఉంచవచ్చని మేము కనుగొన్నాము ఒక వ్యక్తి అతను లేదా ఆమె ఎదుటి వ్యక్తిని ఒప్పించడంలో విఫలమైనప్పుడు లేదా ఇతర వ్యక్తుల ప్రతిచర్య ఏమిటనే దానిపై చాలా ఆత్రుతగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది మాజీ అర్జెంటీనా స్థానం రద్దు చేయబడిందని నిర్ధారించడానికి మేము కొన్ని వ్యూహాలను ఎలాగైనా చేర్చడం ముఖ్యం చేతులు వదులుగా ఉంటేనే ఆ పరిస్థితిలో ఉన్న అడ్డంకులను మేము తగ్గించగలము అలాగే టీ మాట్లాడుతున్నాడని మేము కనుగొన్నాము మరియు ఈ సంజ్ఞ మాత్రమే ఇతర వ్యక్తులతో విషయాలను పంచుకోవాలనే కోరిక లేకపోవడాన్ని సూచిస్తుంది చేతులు కట్టుకున్న మూడవ స్థానం మన శరీరం ముందు ఈ పద్ధతిలో చేతులు పట్టుకున్నప్పుడు ఉంటుంది నిలబడి ఉన్నప్పుడు చాలా మంది సాధారణంగా ఈ స్థానాన్ని అవలంబిస్తారని మేము కనుగొన్నాము ముఖ్యంగా నాయకుడి స్థితిలో లేని వ్యక్తులు కొంతమంది దీనిని సౌకర్యవంతమైన భంగిమగా భావిస్తారని కొన్నిసార్లు మనం చెప్పగలం కాని వృత్తిపరమైన పరిస్థితులలో ఈ రకమైన భంగిమ ఒక ఉపశమనాన్ని సూచిస్తుందని మేము కనుగొన్నాము ఇది సహజంగా నమ్మకంగా ఉన్న స్థానం కాదు ప్రజలు బెదిరింపు అనుభూతి చెందుతారు లేదా ఇచ్చిన క్షణంలో తమకు ఏమీ చెప్పలేరని వారికి తెలుసు ప్రత్యేకించి ఒక సమూహంలో కొంతమంది వ్యక్తులు తమ చేతులను శరీరం ముందు పట్టుకొని ఉంటే వారందరూ ఒకే దశలో ఉన్నారని మేము కనుగొన్నాము అయితే సమూహంలో ఒక నాయకుడు ఉంటే అతని చేతి స్థానం దీనికి భిన్నంగా ఉంటుందని మేము కనుగొన్నాము శరీరం ముందు పట్టుకున్న చేతులతో పోల్చితే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే వ్యక్తి వేరే చేతి స్థానాన్ని అనుసరిస్తారని మేము కనుగొన్నాము వెనుక వైపు చేతులు పట్టుకున్న ఈ ప్రత్యేక స్థానాన్ని మనం చూడవచ్చు చేతుల యొక్క ఈ స్థానం ఆధిపత్యం విశ్వాసం మరియు శక్తిని సూచిస్తుంది ఈ సంజ్ఞ నాయకులు సామాజిక వ్యక్తులు రాయల్టీలలో చాలా సాధారణం ఇచ్చిన స్థితిలో నిర్దిష్ట అధికారాన్ని వినియోగించుకునే వ్యక్తులు కూడా దీనిని ఉపయోగిస్తారు ఉదాహరణకు కారిడార్లలో మరియు ఒక చేతిని మరొక చేతితో వెనుక వైపు పట్టుకొని నడుచుకునే అలవాటు ఈ ప్రత్యేకమైన ఛాయాచిత్రంలో చేతులు వెనుకభాగంలో పట్టుకున్నప్పటికీ అది అరచేతి పట్టుకు అరచేతి సూచిస్తుంది ఈ వ్యక్తి యొక్క వైఖరిలో ఒక అవరోధం ఉండవచ్చని ఈ సూచన ఉన్నప్పటికీ అది అధికారం ఆధిపత్య విశ్వాసం మరియు శక్తి యొక్క భావం వ్యక్తి హాని కలిగించే శరీర భాగాలను బహిర్గతం చేసినందున మరియు ఆ పరిస్థితిలో దాడికి భయపడటం లేదని మనం అర్థం చేసుకోవచ్చు అందువల్ల ఇది ఇతర వ్యక్తుల ముందు నిర్భయమైన మరియు ఉన్నతమైన వైఖరిని ప్రదర్శిస్తుంది మునుపటి స్లైడ్లో కొన్ని ఉద్దేశపూర్వక స్వయం నియంత్రణ ప్రయత్నానికి సూచన ఇది నిరాశను కూడా సూచిస్తుంది మొదటి ఛాయాచిత్రంలో ఒక చేయి మరొక మణికట్టును వెనుక గట్టిగా పట్టుకున్నట్లు మనం చూస్తాము ఒక చేతిని మరొక చేయి ఎంత పైన పట్టుకుంటే ఆ వ్యక్తి అంత నిరాశకు గురవుతాడు లేదా కోపంగా ఉంటాడు ఒక నిర్దిష్ట పరిస్థితి యొక్క ఫలితం కోసం తీవ్రంగా ఎదురుచూడాల్సిన వ్యక్తులలో ఇది తరచుగా గమనించవచ్చు ఏదైనా కార్యక్రమంలో వక్తగా మార్చడం మంచిది మరియు వెంటనే పరిస్థితి యొక్క మంచి నియంత్రణ అనుభూతి మీరు భావిస్తారు సాధారణంగా పట్టుకున్న చేతుల యొక్క మరొక స్థానం మడతపెట్టిన చేతులు ఈ చేతి సంజ్ఞను ఎంచుకున్నారని మేము కనుగొన్నము పట్టును సడలించడానికి కొన్ని వ్యూహాలను ఉపయోగించడం మంచిది మరియు అప్పుడు మాత్రమే సానుకూల సంభాషణ ఏర్పడగలదని మనం కనుగొంటాము సాధారణంగా పట్టుకున్న మరో చేతి స్థానం స్టీప్లింగ్ స్వతంత్రంగా ఉందని మేము కనుగొన్నాము అనేక సందర్భాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు మరియు నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఈ రకమైన చేతి స్థానం లేదా వారి స్వయం భరోసాను సూచించడానికి కొన్ని రకాల వైవిధ్యాల కోసం తమను తాము నిర్ధారిస్తారని మేము కనుగొన్నాము మనం కొన్ని వైవిధ్యాలను చూడవచ్చు స్టీపుల్ అహంకారం యొక్క గుర్తుగా కూడా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది సానుకూల ముఖ కవళికలతో సంబంధం కలిగి ఉండకపోతే ఈ రేఖాచిత్రంలో మనం ఇప్పటికే చూసినట్లుగా ఒక వ్యక్తి యొక్క ఆత్మ భరోసాకు సూచన ఇది క్లస్టరింగ్లతో ప్రజలు ఉపయోగిస్తారు సంభాషణ సమయంలో స్టీపుల్ సూచిస్తుంది ఈ సంజ్ఞలో వేళ్లు ఎటువంటి ఉద్రిక్తతను చూపించకపోవడం కూడా ముఖ్యం వేళ్లు ఉద్రిక్తంగా ఉంటే దాన్ని ప్రతికూల సంజ్ఞ అని సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం నిటారుగా ఉన్న ప్రవర్తన యొక్క విశ్లేషణను చూడవచ్చు మన వృత్తి జీవితంలో ఈ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఎలా ముఖ్యమైనది మరియు సంబంధితమైనది మన విశ్వాసం యొక్క ప్రదర్శనలలో అత్యంత శక్తివంతమైనది ఇది ఒకటి నిటారుగా ఉన్న ప్రవర్తన నిజంగా నమ్మకంగా మరియు సానుకూలంగా భావించే వ్యక్తులు నిటారుగా ఉంటారని మేము కనుగొన్నాము మోసపూరితమైన వ్యక్తులలో మనం దీనిని తరచుగా చూడలేము ఒకరు మోసపూరితంగా ఉన్నప్పుడు ఆ సమయంలో అది వెంటనే వెళ్లిపోతుంది అదేవిధంగా కొన్ని సాధారణ చేతి కదలికల యొక్క ఆసక్తికరమైన విశ్లేషణ మరియు వాటి అర్థాలు మరియు వివరణలు ఈ వీడియోలో క్లుప్తంగా ఇవ్వబడ్డాయి పరిస్థితి లేదా ఇతర హావభావాలను చూడకుండా అర్థం చేసుకోగల ఏకైక సంజ్ఞ ఇది కావచ్చు దీని అర్థం వ్యక్తి ఏమి మాట్లాడుతున్నాడో తెలుసు మరియు అది అధిక తెలివిని చూపిస్తుంది చేతులు పైకి లేచినప్పుడు ఆ వ్యక్తి తన అభిప్రాయాలను తెలియజేస్తున్నాడని మరియు చేతులు కిందకు వస్తున్నప్పుడు ఆ వ్యక్తి వింటున్నట్లు అర్థం ఇది చాలా ప్రతికూల సంజ్ఞ వీలైతే తప్పించాలి అతను మాట్లాడుతున్న వ్యక్తుల కంటే తనకు ఎక్కువ తెలుసు అని వ్యక్తి భావిస్తున్నాడని మరియు ఇది అహంకార వైఖరిని కూడా చూపిస్తుంది ఇది మంచి సంజ్ఞ మరియు ఆ వ్యక్తి చాలా నమ్మకంగా ఉన్నాడని మరియు అది కూడా ప్రజల కంటే గొప్పదని ఆమె భావిస్తుందని ఆమె మీతో మాట్లాడుతోందని కూడా సూచిస్తుంది నేను మీకు చూపించిన దానికి పూర్తిగా భిన్నమైన అర్ధాన్ని కలిగి ఉన్న మరొక సంజ్ఞ ఇక్కడ ఉంది దాని కోసం నేను మరింత సరిఅయిన చిత్రాన్ని కనుగొనలేకపోయాను కాని ఇక్కడ మీరు అతని మణికట్టును పట్టుకున్న బాలుడిని చూడవచ్చు అతను నిరాశకు గురయ్యాడని మరియు ఎంత పైకి తన చేతిని పట్టుకుంటే అంత విసుగు లేదా కోపంతో ఉన్నాడు చేయి మూసివేసి చెంపపై ఉండి తరచుగా చూపుడు వేలు పైకి చూపబడుతుంది అంటే ఈ వ్యక్తి నిర్ణయం తీసుకుంటున్నాడు ఇప్పుడు ఇది నేను చూపించిన దానికి సమానమైన సంజ్ఞ కానీ ఇక్కడ చేయి నోటికి దగ్గరగా ఉంది మరియు బొటనవేలు గడ్డంకు మద్దతు ఇస్తుంది అంటే మీరు చెప్పే దాని గురించి వ్యక్తికి ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి ఈ సమయంలో నేను ఈ చర్చను మూగిస్తాను మా తదుపరి మాడ్యూల్లో కూడా చర్చిద్దాము ధన్యవాదాలు